నమస్కారము ఇంతకు ముందు క్లాస్ లో ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ లలో స్టేట్ వేరియబుల్ యొక్క అనాలిసిస్ గురించి డిస్కస్ చేసాము ఈరోజు మనము మన డిస్కషన్ ని మరింత కొనసాగిద్దాం మరియు మనం స్టేట్ ఈక్వేషన్ యొక్క కొన్ని ప్రాపర్టీస్ ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం మరియు ఈ ప్రాపర్టీ లను మన సర్క్యూట్ అనాలిసిస్ లలో ఎలా ఉపయోగించవచ్చు అనేది కూడా చూద్దాము కాబట్టి ఈరోజు లెక్చర్ లోని డిస్కషన్ మొదలు పెడదాము ముందుగా క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అంటే ఏమిటో తెలుసుకుందాము క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ లు లీనియర్ సిస్టమ్ ల యొక్క అధ్యయనంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి కాబట్టి వీటిని డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ల పరంగా లేదా ట్రాన్స్ఫర్ ఫంక్షన్ లేదా స్టేట్ ఈక్వేషన్ ల పరంగా నిర్వచించవచ్చు ముందుగా డిఫరెన్షియల్ ఈక్వేషన్ నుండి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఎలా వస్తుందో అర్థం చేసుకుందాము కాబట్టి కింది డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని ఉపయోగించి డిస్క్రైబ్ చేయబడే ఒక లీనియర్ టైం ఇన్వేరియంట్ సిస్టంని మనము కన్సిడర్ చేసుకుందాము ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈక్రింది విధంగా ఉంటుంది dnydtnan 1dn 1ydtn 1a1dytdta0ytbmdmutdtmbm 1dm 1utdtm 1b1dutdtb0ut ఇప్పుడు ఇక్కడ మనము nm అని ఊహించుకుంటాము అలాగే లాప్లాస్ ఆపరేటర్ ని ఇక్కడ డిఫైన్ చేద్దాము skdkdtkk12 n ఇప్పుడు దీనిని పైన ఉన్న ఈక్వేషన్ లో పెడితే అప్పుడు పైన ఉన్న డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని ఇంతకు ముందే మనం చూసినటువంటి దానిని లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ యొక్క టర్మ్స్ లో రాయవచ్చు కాబట్టి మనము ఇక్కడ ఏమని రాయవచ్చు డిఫరెన్షియల్ ఈక్వేషన్ గా రాయడానికి బదులుగా దీనిని ఈ కింది విధంగా ఎక్స్ప్రెస్ చేయవచ్చు snan 1sn 1 a1sa0ytbmsmbm 1sm 1b1sb0ut మనము ఇలా కలిగి ఉంటాము మనము yt ని కామన్ చేసి పెరాంథసిస్ వెలుపలికి తీసుకొని వచ్చాము మరియు పెరాంథసిస్ లో మనము snan 1sn 1 a1sa0 కలిగి ఉన్నాము అదే విధంగా కుడి వైపున మనము bmsmbm 1sm 1b1sb0ut కలిగి ఉన్నాము ఎందుకంటే ut అనేది కుడి వైపున టర్మ్ లలో కామన్ గా ఉంది ఇప్పుడు దీనిలో క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏది ఎడమ వైపు పోర్షన్ ని సిస్టం యొక్క క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ గా నిర్వచిస్తాము కాబట్టి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ని snan 1sn 1 a1sa00గా వ్రాస్తాము ఈ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ని మనము ఈక్వేషన్ యొక్క హోమోజీనస్ పార్ట్ ని సెట్ చేయడం ద్వారా పొందుతాము హోమోజీనస్ అంటే మీరు ఇన్పుట్ ని 0 గా సెట్ చేస్తారు ఇలా చేయడం వల్ల ఈక్వేషన్ యొక్క హోమోజీనస్ పార్ట్ కూడా 0 అవుతుంది దీని ద్వారా మీకు సిస్టం యొక్క క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ లభిస్తుంది ఇది డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క కోఎఫీసియంట్స్ తప్ప మరొకటి కాదు మీరు ఇన్పుట్ ని 0 గా ఉంచినప్పుడు మీరు సిస్టం యొక్క క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ పొందుతారు ఇప్పుడు మీకు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కనుక ఇచ్చినట్లు అయితే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ని ఎలా కనుగొనాలి ఇక్కడ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చిన సిస్టంని కన్సిడర్ చేసుకుందాము ఇంతకు ముందు సందర్భంలో తీసుకున్న అదే డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని ఇక్కడ తీసుకుంటున్నాము దీని యొక్క లాప్లాస్ ట్రాన్సఫార్మ్ అనేది దీనికి సమానంగా ఉంటుంది అని మనము చూసాము ఇప్పుడు ytut అంటే ఏమిటి ఇది సిస్టం యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ తప్ప మరొకటి కాదు కాబట్టి ytutGsbmsmbm 1sm 1b1sb0snan 1sn 1 a1sa0 ఇప్పుడు ఇది సిస్టం యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ యొక్క డినామినేటర్ పాలినామియల్ ని 0 కు సమానం చేయడం ద్వారా క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ లభిస్తుంది కాబట్టి మీరు దీన్ని 0 కి సమానముగా సెట్ చేస్తారు ఇలా చేసినప్పుడు ఇది సిస్టం యొక్క క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అవుతుంది తప్ప మరొకటి కాదు ఇప్పుడు మూడవ సందర్భాన్ని తీసుకుందాము అంటే మీరు స్టేట్ ఈక్వేషన్ నుండి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ కనుగొనవలసి వచ్చినప్పుడు మనము స్టేట్ వేరియబుల్ అప్రోచ్ గురించి డిస్కస్ చేసినప్పుడు స్టేట్ వేరియబుల్ కోఎఫీసియంట్ మాట్రిక్స్ లు మరియు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మధ్య ఉన్న రిలేషన్షిప్ ని కనుగొన్నాము అది ఈ క్రింది విధంగా ఉంటుంది స్టేట్ వేరియబుల్ నుండి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇలా వస్తుంది HsCsI A 1BD ఇప్పుడు దీనిని ఈ క్రింది విధంగా రాయవచ్చు HsCadj|sI A|BD CadjsI ABsI ADsI A ఇప్పుడు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ యొక్క డినామినేటర్ ని 0 కి సమానంగా సెట్ చేస్తే మనకు సిస్టం యొక్క క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ వస్తుంది అంటే దీని అర్థం sI A0 అనేది మీకు సిస్టమ్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ని ఇస్తుంది క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ యొక్క ముఖ్యమైన ప్రాపర్టీ ఏమిటంటే A అంటే కోఎఫీసియంట్ మాట్రిక్స్ యొక్క కోఎఫీసియంట్స్ A యొక్క కోఎఫీసియంట్స్ రియల్ అయితే అపుడు sI Aయొక్క కోఎఫీసియంట్ కూడా రియల్ అవుతుంది ఇప్పుడు ఐగన్ వాల్యూస్ అంటే ఏమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం మనము ఇప్పుడే చర్చించిన క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ అనేవి మాట్రిక్స్ A యొక్క ఐగన్ వాల్యూస్ ను సూచిస్తాయి ఐగన్ వాల్యూస్ యొక్క ముఖ్యమైన ప్రాపర్టీ లు ఏమిటి ఒకవేళ A యొక్క కోఎఫీసియంట్స్ అన్నీ రియల్ విలువలు అయితే అప్పుడు వాటి యొక్క ఐగన్ వాల్యూస్ రియల్ లేదా కాంప్లెక్స్ కాంజుగేట్ పెయిర్లలో ఉంటాయి ఇప్పుడు ఒకవేళ 12 n అనేవి A యొక్క ఐగన్ వాల్యూస్ అయితే అపుడు A యొక్క ట్రేస్ ని ఈ క్రింది విధంగా రాయవచ్చు tri1ni దీని అర్థం ఏమిటి దీని అర్థం ఏమంటే A మాట్రిక్స్ యొక్క ట్రేస్ అనేది A యొక్క అన్ని ఐగన్ విలువల మొత్తం అవుతుంది ఇప్పుడు i అనేది A యొక్క ఐగన్ విలువ అయితే అనగా i12n ఇక్కడ బహుశా n ఐగన్ విలువలు ఉంటే అప్పుడు మీకు ఐగన్ విలువలు 12 n వరకు ఉంటాయి ఇప్పుడు ఒకవేళ ఇది A యొక్క ఐగన్ విలువ అయితే అప్పుడు అది A యొక్క ఐగన్ విలువ కూడా అవుతుంది కాబట్టి మాట్రిక్స్ యొక్క ట్రాన్స్పోస్ ని కనుక మీరు తీసుకుంటే ఐగన్ విలువలు అలాగే ఉంటాయి మీరు మాట్రిక్స్ A ని నాన్ సింగులర్ అని అనుకుంటే మరియు దాని ఐగన్ విలువలు ii12nగా అనుకుంటే అప్పుడు 1ii12 nఅనేవిA 1యొక్క ఐగన్ విలువలు అవుతాయి ఇది మనము రకరకాల అనాలిసిస్లలో ఉపయోగించే ముఖ్యమైన ప్రాపర్టీ A యొక్క ఐగన్ విలువలను కొనుక్కొనేటప్పుడు ఒక విషయం మనము తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి అది ఏమంటే ఈ ఐగన్ విలువల యొక్క రెసిప్రొకల్ విలువలుA 1యొక్క ఐగన్ విలువలు అవుతాయి ఇప్పుడు ఐగన్ విలువల యొక్క ప్రాముఖ్యత ఏమిటి మీరు సిరీస్ అనాలిసిస్ సర్క్యూట్ కలిగి ఉంటే సిస్టం యొక్క రెస్పాన్స్ కనుక్కోవడానికి ఈ ఐగన్ విలువలు సహాయ పడతాయి కాబట్టి మీరు స్టేట్ వేరియబుల్ రూపంలోకి కన్వర్ట్ చేసి ఆ తర్వాత ఐగన్ విలువలను కనుక్కుంటే ఆ ఐగన్ విలువలు సిస్టం యొక్క రెస్పాన్స్ ని కనుక్కోవడానికి సహాయ పడతాయి ఒకవేళ ఐగన్ విలువలు s ప్లేన్ యొక్క ఎడమ వైపున ఉంటే అనగా అవి రియల్ కాంపొనెంట్ నెగిటివ్ గా కలిగి ఉంటే దాని అర్థం సిస్టం స్టేబుల్ గా ఉంది అని ఇప్పుడు ఐగన్ విలువలను సిస్టం రెస్పాన్స్ మాక్సిమమ్ గా ఉన్న సిస్టం యొక్క ఫ్రీక్వెన్సీ లను కనుగొనడంలో కూడా ఉపయోగించొచ్చు అలాంటప్పుడు ఈ ఫ్రీక్వెన్సీ లను ఐగన్ ఫ్రీక్వెన్సీలు అంటారు ఇప్పుడు ఐగన్ వెక్టార్ ల గురించి మాట్లాడుకుందాం కాబట్టి ఒకవేళ క్రింద ఇచ్చిన మాట్రిక్స్ ఈక్వేషన్ ని సాటిస్ఫై చేసే విధంగా ఒక నాన్ జీరో వెక్టార్ pi ఉంది అనుకుందాం కాబట్టి ఇక్కడ కండిషన్ ఏమిటి iI Api0 ఒకవేళ ఈ కండిషన్ కనుక సాటిస్ఫై అయితే అప్పుడు piని మాట్రిక్స్ A యొక్క ఐగన్ వెక్టార్ గా కన్సిడర్ చేస్తాము ఇప్పుడు ఐగన్ వెక్టార్ ల యొక్క ఉపయోగం ఏమిటి ఐగన్ వెక్టార్ లు లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ లను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతాయి అంటే ఐగన్ వెక్టార్ లను XY ప్లేన్ లో స్ట్రెచ్ కానీ కంప్రెస్ కానీ చేస్తే అపుడు XY ప్లేన్ లోని వెక్టార్ యొక్క డైరెక్షన్ లో ఏ మార్పూ ఉండదు కావున దీని అర్థం ఏమంటే మీ వద్ద ఐగన్ వెక్టార్ ఉంటే మీరు దానిని వెక్టార్ యొక్క డైరెక్షన్ మార్చకుండా స్కేల్ అప్ కానీ స్కేల్ డౌన్ కానీ చేయవచ్చు ఐగన్ విలువలు సిస్టం యొక్క రెస్పాన్స్ మాక్సిమమ్ గా ఎక్కడ ఉంది అన్నది తెలియచేస్తాయి మరియు ఐగన్ వెక్టార్ లు మాక్సిమమ్ రెస్పాన్స్ యొక్క డైరెక్షన్ ని తెలియ చేస్తాయి కాబట్టి ఈ విధంగా మనము ఐగన్ విలువలను ఐగన్ వెక్టార్ లతో కోరిలేట్ చేస్తాము ఇప్పుడు మనము ఐగన్ విలువలు మరియు ఐగన్ వెక్టార్ లను ఒక ఉదాహరణ సహాయంతో అర్థం చేసుకుందాం మన వద్ద ఉన్న ఒక స్టేట్ ఈక్వేషన్ dxdtAxtBut ని కన్సిడర్ చేసుకుందాం బహుశా దీనికి కోఎఫీసియంట్ మాట్రిక్స్ లు ఇలా ఉన్నాయి అనుకుందాం A1 1 0 1 B1 1 A యొక్క క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఇలా ఉంటుంది sI As2 1 కాబట్టి మీరు ఏమి చేయాలి మీరు దీనిని 0 కి సమానము చేయాల్సి ఉంటుంది అలా చేసి సాల్వ్ చేస్తే మీకు ఐగన్ విలువలు 11మరియు 2 1 గా లభిస్తాయి ఇప్పుడు బహుశా రెండు ఐగన్ విలువలకు సంబంధించి రెండు ఐగన్ వెక్టార్ లు ఉన్నాయి అని ఊహించుకుందాం కాబట్టి ఇక్కడ రెండు ఐగన్ వెక్టార్ లు ఉన్నాయి అనుకుందాం p1p11 p21 p2p12 p22 ఇప్పుడు ముందుగా 11 అని కన్సిడర్ చేసుకుందాం ఆ తర్వాత 11 మరియు p1లను ఐగన్ వెక్టార్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ లో ఉంచుతాము మీరు ఈ విలువలను ఉంచినపుడు మనకు ఏమి లభిస్తుంది 1I Ap10 కాబట్టి మీకు లభించే విలువ 0 1 0 2 p11 p21 0 0 ఈ విధంగా p210 మరియు p11ఆర్బిట్రరీ అవుతుంది దీనిని ఈ సందర్భంలో ఒకటికి సమానంగా సెట్ చేయవచ్చు అదే విధంగా 2 1అయినపుడు ఈక్వేషన్ 2 1 0 0 p12 p22 0 0 అవుతుంది కాబట్టి రెండవ ఈక్వేషన్ కి ఎలాంటి అర్థం లేదు కనుక మన వద్ద ఒకే ఒక ఈక్వేషన్ మాత్రమే ఉంది అది 2p12p220 ఇప్పుడు మన వద్ద ఒకే ఒక ఈక్వేషన్ మరియు రెండు అన్ నోన్ విలువలు ఉన్నాయి కాబట్టి మనము ఏమి చేయగలం మనము ఒక దాని విలువని సెట్ చేసి రెండవ దాని విలువని కనుక్కుంటాము కాబట్టి p121 మరియు p222 అని ఊహించుకుందాము ఆ సందర్భంలో p11 0 p21 2 ఇప్పుడు మీరు ఐగన్ వెక్టార్ లుగా p1 మరియు p2లను పొందారు ఇవి 1మరియు 2లకి అనుగుణంగా ఉంటాయి ఇప్పుడు కాన్సెప్ట్ ఆఫ్ కంట్రోలబిలిటీ అనే ఇంకొక కాన్సెప్ట్ ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఒక ప్రాసెస్ యొక్క ప్రతి ఒక్క స్టేట్ వేరియబుల్ ను ఏదైనా ఆబ్జెక్టివ్ ని పరిమిత సమయంలో చేరుకునేలా కంట్రోల్ చేయగలిగితే ఆ ప్రాసెస్ ని పూర్తిగా కంట్రోలబుల్ అని చెప్పగలము ఒకవేళ అదే ఆబ్జెక్టివ్ ని అనంతమైన సార్లు రిపీట్ చేస్తే మీరు సిస్టంకు అనుసంధానించబడిన కొన్ని అనియంత్రిత కంట్రోల్ లు కలిగి ఉంటే మీరు ఎల్లప్పుడూ కంట్రోల్ అవుట్పుట్ పొందుతారు మనము కంట్రోల్ ను ఇన్పుట్ u అనుకుందాము ఆ సందర్భంలో ప్రాసెస్ యొక్క అన్ని స్టేట్ వేరియబుల్ లను కంట్రోల్ చేస్తూ ఒక సర్టెన్ ఆబ్జెక్టివ్ ని చాలా సార్లు రీచ్ అయ్యేలా చేయగలిగితే అప్పుడు దానిని పూర్తిగా కంట్రోలబుల్ అని చెప్పవచ్చు ఇప్పుడు ఈ స్టేట్ వేరియబుల్ లలో ఏదైనా ఒకటి కంట్రోల్ పైన అంటే u పైన ఆధార పడక పోతే అప్పుడు ఆ స్టేట్ వేరియబుల్ ని డ్రైవ్ చేయడం అస్సలు కుదరదు ఎందుకంటే స్టేట్ వేరియబుల్ అనేది కంట్రోల్ నుండి ఇండిపెండెంట్ గా ఉంది కావున ఆ సందర్భంలో ఆ పర్టికులర్ స్టేట్ వేరియబుల్ ని కావాల్సిన స్టేట్ కి ఏదైనా కంట్రోల్ ఎఫర్ట్ సహాయంతో పరిమిత సమయంలో డ్రైవ్ చేయడానికి ఎలాంటి మార్గం లేదు ఎందుకంటే ఆ స్టేట్ వేరియబుల్ ని ఇన్పుట్ uసహాయంతో కంట్రోల్ చేయలేము కాబట్టి ఆ సందర్భంలో కనీసం ఒక అన్ కంట్రోలబుల్ స్టేట్ ఉన్నంతవరకు సిస్టంను పూర్తిగా కంట్రోలబుల్ అని చెప్పలేము లేదా దానిని మనము సింపుల్ గా అన్ కంట్రోలబుల్ అని పిలుస్తాము ఇప్పుడు ఇక్కడ చూపించిన కంట్రోలబిలిటీ కాన్సెప్ట్ స్టేట్ లను సూచిస్తుంది మరియు దీనిని స్టేట్ కంట్రోలబిలిటీ అని సూచిస్తారు ఎందుకంటే ఈ కంట్రోలబిలిటీ ని స్టేట్ యొక్క టర్మ్ లలో నిర్వచిస్తున్నాము కాబట్టి దీనిని స్టేట్ కంట్రోలబిలిటీ అని పిలుస్తాము ఇప్పుడు కంట్రోలబిలిటీ ని సిస్టమ్ యొక్క అవుట్పుట్ టర్మ్ లలో కూడా నిర్వచించవచ్చు ఇక్కడ ఈ సందర్భంలో కంట్రోలబిలిటీ కోసం స్టేట్ లను కన్సిడర్ చేసుకున్నాము ఎప్పుడైతే కంట్రోలబిలిటీ కోసం అవుట్పుట్ ని కన్సిడర్ చేసుకుంటామో అప్పుడు దానిని అవుట్పుట్ కంట్రోలబిలిటీ కండిషన్ అని పిలుస్తాము ఒక సిస్టం ని కన్సిడర్ చేసుకుందాం ఇక్కడ మనకు స్టేట్ ఈక్వేషన్ మరియు అవుట్పుట్ ఈక్వేషన్ ఉన్నాయి స్టాండర్డ్ స్టేట్ మరియు అవుట్పుట్ ఈక్వేషన్ లు ఈ క్రింది విధంగా ఉంటాయి dxdtAxtBut ytCxtDut ఇప్పుడు x అనేది n×1స్టేట్ వెక్టార్ uఅనేది r×1ఇన్పుట్ వెక్టార్ మరియు yఅనేది p×1అవుట్పుట్ వెక్టార్ A B C మరియు D అనేవి సరైన డైమెన్షన్స్ లు కలిగి ఉండే కోఎఫీసియంట్స్ ఇప్పుడు మనము ఈ రెండు ఈక్వేషన్ లను ఉపయోగించి కంట్రోలబిలిటీ కండీషన్ ని కనుక్కోవచ్చు ఇప్పుడు ఈ క్రింది సిద్ధాంతం కంట్రోలబిలిటీ కండిషన్ అనేది సిస్టం యొక్క A మరియు B కోఎఫీసియంట్ మాట్రిక్స్ ల పైన ఆధారపడి ఉంటుందని చూపిస్తుంది ఇక్కడ మనము పర్టికులర్ గా స్టేట్ కంట్రోలబిలిటీ గురించి మాట్లాడుతున్నాము అందువలన కంట్రోలబిలిటీ అనాలిసిస్ కోసం A మరియు B మాట్రిక్స్ లను కన్సిడర్ చేసుకుంటున్నాము ఇపుడు సిద్ధాంతం అనేది స్టేట్ కంట్రోలబిలిటీ ని టెస్ట్ చేసే విధానాన్ని కూడా చూపిస్తుంది ఇక్కడ సిద్ధాంతం ఏమిటి సిద్ధాంతం ఇక్కడ ఏమి చెబుతుంది అంటే స్టేట్ ఈక్వేషన్ సహాయంతో వివరించిన సిస్టం ఇలా ఉంటుంది dxdtAxtBut కాబట్టి ఈ సిస్టం పూర్తిగా స్టేట్ కంట్రోలబుల్ గా ఉండాలి అంటే చాలా ముఖ్యమయిన మరియు ఖచ్చితమైన కండిషన్ ఏమిటంటే ఈ కింద ఉన్న n×nr డైమెన్షన్ కలిగి ఉన్న S అనే మాట్రిక్స్ కంట్రోలబిలిటీ మాట్రిక్స్ గా ఉండాలి మరియు ఇది B మరియు A మాట్రిక్స్ లను కంపోనెంట్ లగా కలిగి ఉండే ఒక ఆగ్మెంటెడ్ మాట్రిక్స్ కాబట్టి ఇక్కడ ఉండాల్సిన మరియు అవసరమైన కండిషన్ ఏమిటంటే ఈ క్రింది S మాట్రిక్స్ యొక్క ర్యాంక్ n కి సమానంగా ఉండాలి కాబట్టి ఇక్కడ కంట్రోలబిలిటీ మాట్రిక్స్ S అంటే ఏమిటి కావున కంట్రోలిబిలిటీ మాట్రిక్స్ SBABA2BAn 1B తరువాత మనము ఈ మాట్రిక్స్ యొక్క ర్యాంక్ ని కనుక్కుంటాము మరియు ఒకవేళ ఈ మాట్రిక్స్ యొక్క ర్యాంక్ n కి సమానంగా లేకపోతే అది సిస్టం స్టేట్ కంట్రోలబుల్ కాదు అని సూచిస్తుంది ఇప్పుడు A మరియు B మాట్రిక్స్ లు ఈ ప్రత్యేక సందర్భంలో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కనుక కొన్నిసార్లు AB పెయిర్ కంట్రోలబుల్ అని కూడా మనము చెబుతాము దీని అర్థం ఏమంటే S అనే కంట్రోలబిలిటీ ఆగ్మెంటెడ్ మాట్రిక్స్ యొక్క ర్యాంక్ n కి సమానం గా ఉందని ఇది మనకు సూచిస్తుంది ఇప్పుడు స్టేట్ కంట్రోలబిలిటీ కండిషన్ ని ఎలా కనుక్కుంటాము అని తెలుసుకోవడానికి ఒక ఉదాహరణ తీసుకుందాము ఒక థర్డ్ ఆర్డర్ సిస్టమ్ ఉంది అనుకుందాం దాని యొక్క కోఎఫీసియంట్ మాట్రిక్స్ లు ఈ కింది విధంగా ఉన్నాయి A1 2 1 0 1 0 1 4 3 B0 0 1 ఇప్పుడు మనం A అనేది n x n గా కలిగి ఉన్నాము మరియు ఇది n క్రాస్ 1 కావున ఈ సందర్భంలో మాట్రిక్స్ n అనేది 3 అవుతుంది కాబట్టి కంట్రోలబిలిటీ మాట్రిక్స్ ఇప్పుడు 3 కాలమ్ లు కలిగి ఉంటుంది మనము ఏమి చేస్తాము ముందుగా మనము S మాట్రిక్స్ ని కంపైల్ చేస్తాము మనము ఎలా కంపైల్ చేస్తాము మనము ఇలా కనుక్కుంటాము SB AB A2B 0 1 4 0 0 0 1 3 8 ఇప్పుడు ఈ పర్టికులర్ మాట్రిక్స్ ని దగ్గరగా గమనిస్తే రెండవ వరుసలో ఉన్న అన్ని ఎలిమెంట్ లు కూడా 0 గా ఉన్నాయి దీని అర్థం S మాట్రిక్స్ యొక్క ర్యాంక్ 3 కంటే తక్కువ గా ఉంటుంది మరియు ఇది సింగులర్ కూడా కాబట్టి మాట్రిక్స్ యొక్క ర్యాంక్ 3 కంటే తక్కువగా ఉండే ఏదో ఒక కేసు తప్పకుండా ఉంటుంది కాబట్టి ఈ సిస్టం స్టేట్ కంట్రోలబుల్ కాదు దీని నుండి సిస్టం యొక్క కంట్రోలబులిటీ ని ఎలా కనుక్కోవాలి అన్నది మీకు అర్థం అయ్యే ఉంటుంది ఇప్పుడు లీనియర్ సిస్టమ్ యొక్క అబ్సర్వబిలిటీ అనే ఇంకొక విషయాన్ని అర్థం చేసుకుందాము ఒకవేళ సిస్టం యొక్క ప్రతి స్టేట్ వేరియబుల్ కొన్ని అవుట్పుట్ లను ఎఫెక్ట్ చేసేలా ఉంటే అప్పుడు సిస్టం పూర్తిగా అబ్సర్వబుల్ అవుతుంది దీని అర్థం ఏమిటంటే బహుశా ఏదైనా ఒక స్టేట్ ను అవుట్పుట్ మెజర్మెంట్ ల నుండి అబ్సర్వ్ చేయలేకపోతే అప్పుడు ఆ స్టేట్ ని అన్ అబ్సర్వబుల్ అని పిలుస్తాము మరియు సిస్టం కూడా అన్ అబ్సర్వబుల్ అవుతుంది సిస్టం యొక్క అబ్సర్వబిలిటీని కనుక్కోవడానికి ఉన్న సూత్రాలు ఏమిటి ప్రాథమిక ఈక్వేషన్ ద్వారా సూచించబడే సిస్టంలో స్టేట్ ఈక్వేషన్ మరియు అవుట్పుట్ ఈక్వేషన్ రెండూ పూర్తిగా అబ్సర్వబుల్ అవుతాయి కానీ ఇక్కడ ముఖ్యమైన మరియు తప్పనిసరిగా అవసరమైన ఒక కండిషన్ ఏమిటంటే ఈ కింద ఉన్న n క్రాస్ np మాట్రిక్స్ V మాట్రిక్స్ అనే అబ్సర్వబిలిటీ మాట్రిక్స్ యొక్క ర్యాంక్ n కి సమానంగా ఉండాలి మనము ఎలా అబ్సర్వబిలిటీ మాట్రిక్స్ ని కంపైల్ చేస్తాము మనము దీనిని ఈ క్రింది విధంగా కంపైల్ చేస్తాము VC CA CA2 CAn 1 కాబట్టి ఈ మాట్రిక్స్ ని మీరు కంపైల్ చేసినపుడు మీకు n×npఅనే అబ్సర్వబిలిటీ మాట్రిక్స్ లభిస్తుంది ఇప్పుడు ఈ మాట్రిక్స్ యొక్క ర్యాంక్ ని మీరు కనుక్కుంటే మరియు అది n కంటే తక్కువగా ఉంటే అప్పుడు సిస్టమ్ అబ్సర్వబుల్ కాదు లేదంటే ర్యాంక్ n కి సమానంగా ఉంటే అప్పుడు ఈ సిస్టంని అబ్సర్వబుల్ అని చెబుతాము ఇప్పుడు ఒక ఉదాహరణ సహాయంతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం కాబట్టి A మరియు C రెండు మాట్రిక్స్ లను కలిగి ఉన్న కండిషన్ ని మనము సాధారణంగా A C పెయిర్ అనేది అబ్సర్వబుల్ గా ఉంటుంది అని చెబుతాము ఒకవేళ సిస్టంకి ఒకే ఒక అవుట్పుట్ మాత్రమే ఉంటే C అనేది 1×n రో మాట్రిక్స్ అవుతుంది మరియు V అనేది n×nస్క్వేర్ మాట్రిక్స్ అలాంటప్పుడు ఒకవేళ V నాన్ సింగులర్ అయితే సిస్టమ్ పూర్తిగా అబ్సర్వబుల్ అవుతుంది కాబట్టి సిస్టం అనేది అబ్సర్వబుల్ అవునా కాదా అనేది ఎలా కనుక్కుంటారు అనేది అర్థం చేసుకుందాం మనము కోఎఫీసియంట్ మాట్రిక్స్ లను ఇలా కన్సిడర్ చేసుకుందాం A 2 0 0 1 B3 1 C1 0 ఇక్కడ n అనేది 2 కి సమానంగా ఉంటుంది కాబట్టి అబ్సర్వబిలిటీ మాట్రిక్స్ రెండు వరుసలు కలిగి ఉంటుంది VC CA 1 0 2 0 ఇప్పుడు ఈ మాట్రిక్స్ ని గనుక మీరు చూస్తే సెకండ్ కాలమ్ అన్ని ఎలిమెంట్ లను 0 గా కలిగి ఉన్నది అంటే ఈ మాట్రిక్స్ కూడా సింగులర్ గా ఉంటుంది అలాంటప్పుడు మనం సిస్టం అబ్సర్వబుల్ కాదు అని చెబుతాము లేదా A C మాట్రిక్స్ పెయిర్ కూడా అన్ అబ్సర్వబుల్ అని అనవచ్చు కాబట్టి V అనే ఆగ్మెంటెడ్ మాట్రిక్స్ ను ఉపయోగించి లీనియర్ సిస్టం యొక్క అబ్సర్వబిలిటీ కండిషన్ ని కనుక్కోవచ్చు కాబట్టి దీనితో మనము స్టేట్ వేరియబుల్ సిస్టమ్ యొక్క కంట్రోలబిలిటీ మరియు అబ్సర్వబిలిటీ గురించిన నేటి మన డిస్కషన్ ని ముగిద్దాం స్టేట్ వేరియబుల్ అనాలిసిస్ గురించి చర్చించిన ఈ పర్టికులర్ టాపిక్ ని ఇక్కడితో పూర్తి చేస్తాము తరువాతి సెషన్ లో మనము చివరి టాపిక్ అయిన అనలాగస్ సిస్టం ను ప్రారంభిస్తాము ధన్యవాదాలు